మన చర్చ కొనసాగుతుంది యాంటెన్నా యొక్క మోడలింగ్ మరియు మేము చివరకు కంప్యూటేషనల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ని సరిగ్గా ఉపయోగించుకునే భాగానికి వస్తాము కాబట్టి మేము ఇంతకు ముందు చెప్పినది ఏమిటంటే వాస్తవిక దృష్టాంతంలో మీకు యాంటెన్నా తెలుసని ఊహించుకోండి నేను దానికి కొంత వోల్టేజ్ సోర్స్ ని కనెక్ట్ చేస్తాను సరే కొంత RF సోర్స్ నేను కొంత సమాచారాన్ని ప్రసారం చేయాలనుకుంటున్నాను మేము చెప్పిన ఇబ్బంది ఏమిటంటే వైర్ పొడవునా కరెంట్ ఎలా పంపిణీ చేయబడుతుందో మాకు సాధారణంగా తెలియదు నా ఉద్దేశ్యం కనెక్ట్ చేయబడిన బిందువు వద్ద కరెంట్ వద్ద వోల్టేజ్ ఏమిటో నాకు తెలుసు కానీ పొడవు అంతటా నాకు స్పేస్ యొక్క విధిగా J అంటే ఏమిటో తెలియదు కాబట్టి నేను Aని ఎలా లెక్కించగలను నేను Hను ఎలా లెక్కించగలను నేను Eని ఎలా లెక్కించగలను కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే CEM సిద్ధాంతాన్ని ఉపయోగించి కరెంట్ అంటే ఏమిటి మరియు ఏది సరిహద్దు షరతులు అని తెలుసుకోవడంలో సహాయపడుతుంది అది ఎల్లప్పుడూ ప్రకృతిలోని విషయాలను పరిష్కరించే ఒక విషయం సరైన సరిహద్దు షరతులు బలవంతం చేస్తాయి ఉదాహరణకు సంరక్షించవలసిన టాంజెన్షియల్ ఫీల్డ్లు కండక్టర్పై ఫీల్డ్లు సున్నాగా ఉండాలి మరియు మొదలైనవి సరే ఇప్పుడు వాస్తవిక యాంటెన్నాను మోడలింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉందని మీకు తెలియజేస్తాను కాబట్టి గణన పద్ధతిలో దీన్ని ఎలా చేయాలో మీకు మొదటి ప్రదర్శనను అందించడానికి మేము సరళీకృతమైన అంచనాలను చేస్తాము కాబట్టి సరళీకృతమైన ఊహలలో ఒకటి మేము మా కరెంట్ సోర్స్ ని z అక్షం వెంట చెప్పడానికి తీసుకుంటాము కానీ చాలా సన్నగా ఉండటం వలన వైర్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ a వ్యాసార్థంతో సన్నని తీగ ఉండాలి సరే తరువాత దానిని పెద్దదిగా చేయడం ఎలాగో మేము క్రమబద్ధీకరించగలము కానీ మీరు దానిని తయారు చేయడాన్ని కూడా కనుగొంటారు నా ఉద్దేశ్యం ఈ వ్యాసార్థాన్ని సన్నగా ఉంచడం అనేది ఒక సవాలుతో కూడుకున్న సమస్య కాబట్టి లాంబ్డా తో పోలిస్తే మనం దానిని అనంతంగా చిన్నదిగా చేయడం లేదు కాబట్టి వైర్ యొక్క ఈ వ్యాసార్థం లాంబ్డా కంటే చాలా తక్కువగా ఉంటుంది ఇది ఊహ సరే ఈ ఊహ ప్రకారం మేము మళ్లీ ఒక విధమైన క్లెయిమ్ చేయవచ్చు కరెంట్ z కుడివైపుకు నిర్దేశించబడుతుందని వ్యాసార్థం చాలా తక్కువగా ఉన్నందున కరెంట్ నిలువుగా పైకి వెళ్లబోతోంది కాబట్టి కరెంట్ స్పైరలింగ్ మరియు కుడివైపుకి కదులుతున్నట్లు మనకు ఉండవు అది జరుగుతున్నట్లుగా వ్యాసార్థం పెద్దదిగా మారవచ్చు కానీ ఈ పరిమాణం చాలా తక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి z డైరెక్ట్ కరెంట్లు ఇది కూడా ఒక ఊహ కాబట్టి ఇవి మేము చేసే రెండు అంచనాలు మరియు దీని ఆధారంగా మనం దీనిని ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం ఇప్పుడు మేము ఈ మాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ A మరియు స్కేలార్ వెక్టర్ స్కేలార్ పొటెన్షియల్ ϕ A ఎంపికగా A యొక్క వైవిధ్యం కోసం మేము దీనిని తయారు చేసాము మరియు దీనిని మనం ఏమని పిలుస్తాము లోరెంజ్ గేజ్ షరతులు కాబట్టి మా ఊహల ప్రకారం ఇది ఎలా సరళీకృతం చేయబడుతుందిభాగాలు ఏమిటి A అనేది ఏ రూపం అని గుర్తుంచుకోండి A అనేది A μJ G కన్వల్యూషన్ కాబట్టి ఏ రూపంలో నేను దీన్ని కొంచెం సులభతరం చేయగలను బిగ్గరగా విద్యార్థి డైవర్జెన్స్ డైవర్జెన్స్ ఉంటుంది విద్యార్థి ఉంటుంది A అనేది z దిశలో కుడివైపు మాత్రమే ఉంటుంది కాబట్టిϕ j00∂Az∂z z భాగాలు మాత్రమే సరైనవి ఎందుకంటే A అనేది ఇక్కడ J నుండి వస్తుంది మరియు J మాత్రమే z కాంపోనెంట్ కలిగి ఉంటే A కూడా కేవలం z కాంపోనెంట్ను కలిగి ఉంటుంది మేము కలిగి ఉన్న తదుపరి విషయం ఏమిటంటే పొటెన్షియల్ పరంగా విద్యుత్ క్షేత్రానికి సంబంధించినది అది ఇక్కడ E jωA ϕ కాబట్టి మేము అయస్కాంత క్షేత్రానికి వెళ్లడం లేదు మేము రెండవ మార్గంలో విద్యుత్ క్షేత్రానికి వెళ్లబోతున్నాము సరే నేను కూడా H నుండి ఆపై H నుండి E కి వెళ్లి ఉండవచ్చు A మరియు ϕ నేను Eకి ఎందుకు వెళ్తున్నాను మళ్ళీ చెప్పండి అయస్కాంత వెక్టార్ సంభావ్యత లేదు ఈ A అనేది మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ విద్యార్థి మనం A ని కనిపెట్టాలి విద్యార్థి మాకు h మరియు u మధ్య సంబంధం ఉంది రెసిస్టర్లో ఓంస్ Ohm's చట్టం చెల్లుబాటు అయ్యే ఓంస్ చట్టం కాదు ఇక్కడ కొంచెం క్లిష్టంగా ఉంటుంది J అనేది E కి అనులోమానుపాతంలో ఉంటుంది విద్యార్థి సమయం 0552 చూడండి నా ప్రశ్న ఏమిటంటే నేను A వచ్చిన తర్వాత ఫీల్డ్లను పొందడానికి సాధారణంగా మనం ఏమి చేసాము నేను H1μ A ఎలా వ్రాయాలి విద్యార్థి మనం కనుగొనగలము మరియు నేను కనుగొనగలను కాదు నా ప్రశ్న ఇది నేను A నుండి ఫీల్డ్లను సరిగ్గా పొందాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒకసారి A పొందిన తరువాత H కి వెళ్ళవచ్చు మరియు H నుండి H యొక్క కర్ల్ని తీసుకొని Eకి వెళ్ళవచ్చు కానీ బదులుగా నేను E ని నేరుగా A మరియు ϕ పదాలలో వ్రాస్తాను ఇక్కడ నేను ఎక్కువ పని చేయాల్సి ఉంది నేను ϕని కనిపెట్టాలి ఇంతకు ముందు నేను A మాత్రమే ఉపయోగించినట్లయితే నేను వెంటనే H ను పొందగలను కాబట్టి ఇది నేను నా మాక్స్వెల్ సమీకరణాలను వ్రాసేటప్పుడు ముందుచూపులో భాగం సమస్యను పరిష్కరించడానికి నాకు సహాయపడే దేనినైనా నేను ఎలా అమలు చేస్తాను సరిహద్దు షరతులు నాకు సహాయం చేయబోతున్నాయి కాబట్టి ఒక ఖచ్చితమైన కండక్టర్ అయిన మెటాలిక్ వైర్ కోసం మీది సహేతుకమైన ఊహ అయితే ఒక ఖచ్చితమైన కండక్టర్పై నేను H లేదా Eపై ఎలాంటి సరిహద్దు షరతును విధించగలను విద్యార్థి E E ఎందుకంటే కండక్టర్ లోపల విద్యుత్ క్షేత్రం 0 కాబట్టి అదే లక్ష్యం అదే నేను కండక్టర్లోని ఫీల్డ్లను 0గా ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి దాని కోసం నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం అందుకే నేను A నుండి ϕ కి వెళ్తున్నాను ϕ అని రాశాను ఇక్కడ మరియు ϕ కలిపి నాకు E ఇవ్వబోతోంది కాబట్టి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎందుకు వ్రాస్తున్నాను అని ముందుగా ప్లాన్ చేయడం విద్యార్థి అయస్కాంతం భాగాలు ఉన్నాయి విద్యార్థి టాంజెన్షియల్c లేదు మీరు కండక్టర్లో H పై టాంజెన్షియల్ పరిస్థితులను ఎలా వర్తింపజేయాలి ఎలక్ట్రిక్ కండక్టర్లో విద్యార్థి సాధారణంగా ఉండటానికి అవును కాబట్టి 0కి వెళ్లే ఫీల్డ్తో డీల్ చేయడం సులభం అవుతుంది అది సరళమైన సరిహద్దు పరిస్థితి సరైనది కాబట్టి ఈ E ఇప్పుడు ఎలా సవరించబడుతుంది Ez jωAz j00∂2Az∂z2 కాబట్టి ఈ పదాలన్నింటినీ ఇక్కడ బయట తీసుకుందాం నేను ఇప్పుడు Ez jωAz j00∂2Az∂z2 j00 k2Az∂2Az∂z2 పొందుతాను ఇప్పుడు ఏమిటి ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీని ఇక్కడే ఉపయోగించాలి A μJG నేను కరెంట్ ను ఎలాగైనా పరిష్కరించడం నా లక్ష్యం అని గుర్తుంచుకుంటాను Ez j00∫∫∫ k2 Gr r ' ∂2G r r ∂z2Jr'dV' ఏ రూపంలో ఉంటుంది G e jkr4πr అవును అవును అందుకే మేము ఈ ఊహను ఉపయోగిస్తాము అది ఒక ఫంక్షన్ కాదు విద్యార్థి z దర్శకత్వం వహించబడవచ్చు కానీ అది కాదు అవును వాళ్లంతా ఈ దారిలోనే వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ తిరుగుండదు విద్యార్థి కాబట్టి అవి అక్కడ ఉన్నాయని తెలుసుకుంటారు కానీ ఇప్పటికీ అక్కడ స్థిరంగా ఉండగలవు a చిన్నది కాకపోతే మీకు తెలుసు వ్యాసార్థం చిన్నది కానట్లయితే వారు చుట్టూ తిరుగుతారు అప్పుడు అవి x మరియు y మరియు z ఫంక్షన్గా మారతాయి నేను హెలిక్స్లో ఉన్న చోటే ఒక హెలిక్స్ను ఊహించుకోండి అది x మరియు y మీద ఆధారపడి ఉంటుంది మీకు పూర్తిగా z మాత్రమే కాదు కాబట్టి ఈ ఊహ ఇక్కడ సరైనది కాదని నా ఉద్దేశ్యం కాబట్టి సాధారణంగా 3D కన్వల్యూషన్లో ఇది J తో G అనే అత్యంత సాధారణ వ్యక్తీకరణ నేను ప్రైమ్డ్ కోఆర్డినేట్ లను ఏకీకృతం చేస్తున్నాను సరే కాబట్టి నాకు ఎడమ వైపున విద్యుత్ క్షేత్రం ఉన్న చోట మనకు వ్యక్తీకరణ వచ్చింది అది తెలుసు ఇంతవరకు విద్యుత్ క్షేత్రం గురించి తెలుసా కాబట్టి విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉంది కాబట్టి నా ఉద్దేశ్యం మనం దానికి వచ్చాము కాబట్టి నేను ఇక్కడ ఒక ప్రశ్న గుర్తును ఉంచబోతున్నాను G తెలుసు J తెలియదు సరే కాబట్టి ఈ సమస్యలో చాలా తెలియనివి ఉన్నాయ ని నా ఉద్దేశ్యం ఏమిటంటే నాకు E తెలియకపోతే మరియు J ఇది నేను పరిష్కరించగలనని నాకు తెలియకపోతే నాకు E తెలుసా అవును ఎందుకంటే లోపల మరియు ఉపరితలంపై ఎక్కడైనా విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటి E మొత్తం 0 కి సమానం ఇప్పుడు నేను ఇక్కడ వ్రాసిన ఈ విద్యుత్ క్షేత్రం ఈ సమీకరణం 1లోని మొత్తం విద్యుత్ క్షేత్రమా అవునా ఇది అలా జరుగుతున్న ఫీల్డ్ ఏంటో ఊహించుకోండి ఆ యాంటెన్నాపై ప్లేన్ వేవ్ పడిపోతుంది ఆ ప్లేన్ వేవ్ యాంటెన్నాపై కరెంట్ను ప్రేరేపిస్తోంది J లో కాబట్టి మొత్తం ఫీల్డ్లు ఎన్ని ఉన్నాయి ప్రేరేపిత కరెంట్ ద్వారా ఈ కరెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఉంది మరియు స్వీకరించే యాంటెన్నా విషయంలో సోర్స్ కారణంగా ఇప్పటికే ఉన్న ఫీల్డ్ ఉంది ఇది మూలంపై పడే తరంగం ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా విషయంలో జనరేటర్ చే ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఉంటుంది ఉదాహరణకు అది స్థానికీకరించబడవచ్చు నేను ఏదో ఒక పాయింట్ అంతటా వోల్టేజ్ సోర్స్ ని కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ విద్యుత్ క్షేత్రం కానీ మరెక్కడా కాదు కాబట్టి సాధారణంగా ఇది E ఇన్సిడెంట్ తో పాటు E స్కాటర్డ్ గా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి ఇక్కడ స్కాటర్డ్ ఫీల్డ్ స్కాటర్డ్ అంటే ప్రేరేపిత కరెంట్ కారణంగా స్కాటర్డ్ ఉంటుంది అవును కానీ అది E ఇన్సిడెంట్ ను ఏదో ఒక కోణంలో రద్దు చేయలేదని నా ఉద్దేశ్యం E ఇన్సిడెంట్ గురించి మీరు మరచిపోలేరు సరే కాబట్టి మొత్తం ఫీల్డ్ ఈ రెండింటినీ మరియు ఈ రెండింటినీ కలిపి 0గా ఎందుకు కూర్చింది కాబట్టి ఈ సమీకరణం 1 తర్వాత దీనిని సరళీకరించండి ఇది మైనస్ E ఇన్సిడెంట్ కు సమానం నేను పైన E ఇన్సిడెంట్ ను వ్రాయబోతున్నాను మరియు z ని ఇక్కడ ఉంచండి ఎందుకంటే నేను z కామన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను విద్యార్థి మరియు నేను ఉంటే విద్యార్థి అలా పిలవడం ప్రారంభించాలా అంటే వారు మేము బలవంతం నుండి నిష్క్రమించడం లేదు ఎందుకంటే నేను అలా చేయను అవును సరే కాబట్టి మేము తరువాత సోర్స్ మోడలింగ్కి వస్తాము అయితే నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇది నా యాంటెన్నా సరే అనుకుందాం నేను దానిలో కొంత వోల్టేజ్ సోర్స్ ని కనెక్ట్ చేసాను కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ ఇక్కడే కొంత విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేయబోతోంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఫీల్డ్ అక్కడ మాత్రమే చెల్లుతుంది వోల్టేజ్ మూలం వెలుపల మీరు ఏ విద్యుత్ క్షేత్రాన్ని కనుగొనలేరు కానీ ఇది ఇప్పుడు ఇక్కడే కరెంట్ని ఉత్పత్తి చేసింది కాబట్టి మీరు వాటిని ఇక్కడ కలిగి ఉన్నారు ఈ కరెంట్ ఒక స్కాటర్డ్ ఫీల్డ్ను ఉత్పత్తి చేస్తుంది ఇన్సిడెంట్ క్షేత్రం అక్కడ ఉండబోతోంది కాబట్టి నేను ఇక్కడ కొంత పాయింట్ను పరిశీలిస్తే వోల్టేజ్ మూలం కారణంగా మరియు ఈ ఫీల్డ్ కారణంగా J ఉత్పత్తి చేయడం ప్రారంభించడం వల్ల ఇన్సిడెంట్ క్షేత్రం ఉంటుంది రెండూ అక్కడ ఉండబోతున్నాయి నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసినందున ప్రేరేపిత కరెంట్ కారణంగా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ను నేను విస్మరించగలను సరిగ్గా గుర్తుంచుకోండి ప్రేరేపిత కరెంట్ ఒక ఫీల్డ్ను ఉత్పత్తి చేస్తుంది మరియు వారు దానిని స్కాటర్డ్ ఫీల్డ్ అని పిలుస్తారు ప్రేరిత ఫీల్డ్ కాదు ప్రేరిత కరెంట్ స్కాటర్డ్ ఫీల్డ్ ఈ రెండు పదాలు మీరు సరే ఉంచాలి కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న గుర్తు టిక్ గుర్తుగా మారుతుందని నాకు తెలుసు ఇది ఎడమ చేతి వైపు నాకు తెలుసు కాబట్టి ప్రేరేపిత కరెంట్ మరియు స్కాటర్డ్ ఫీల్డ్ నాకు తెలుసు మరియు ఇందులో J తప్ప మిగతావన్నీ నాకు తెలుసు ఇప్పుడు J అనేది ఇంటిగ్రల్ గుర్తు తెలియని లోపల కనిపిస్తుంది కాబట్టి ఏ విధమైన సమగ్ర సమీకరణం ఈ ఫ్రెడ్హోమ్ సమగ్ర సమీకరణం మొదటి రకం సరే ఇప్పుడు మీరు వెళ్లి దీనిని పరిష్కరించినట్లయితే ఇది కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇక్కడే ఒక 3D కన్వల్యూషన్ కాబట్టి మనం దీన్ని ఎలా సవరించవచ్చో చూద్దాం